రెండవ వారపు మూడవ భాగానికి స్వాగతం ఈ విభాగంలో కైనేసిక్స్ ను మరియు సందర్భాలను బట్టి వాటి భావములను గమనించే ప్రయత్నం చేస్తాము పద చరిత్ర ప్రకారం కైనేసిక్స్ గుర్తించి దీనిని అధికారిక పరిశోధన రంగంగా స్థాపించింది శరీర కదలికలను మరియు భంగిమలను ఈ పదం యొక్క అర్థంలో భాగంగా గుర్తించాలని అంతేకాక అశాబ్దిక సంకేతాల నిర్మాణం భాషా సంకేతాల నిర్మాణాన్ని పోలి ఉంటుంది అని ఆయన సూచించారు బర్డ్విస్టల్ యొక్క చాలా అంశాలకు వర్తిస్తుంది ప్రసిద్ధమైన ప్రసంగాలలో కైనేసిక్స్ యొక్క పరిశోధన ప్రచురితమైన తరువాతే ఎక్కువ ప్రజాదరణను పొందింది చాలామంది విమర్శకులు కైనేసిక్స్ తో అనుబంధం కలిగిన రంగాలను వివిధ మార్గాలలో దాని పరిధిలోకి వచ్చే రంగాలను నిర్వచించడానికి ప్రయత్నించారు సంజ్ఞలు మరియు ఇతర శరీర కదలికలు ముఖ కవళికలు కంటి కదలికలు మరియు భంగిమలను కైనేసిక్స్ను చేర్చారు ముఖకవళికలు కళ్ళు తల చేతులు భుజాలు కాళ్లు మరియు పాదాల యొక్క కదలికలు అన్నీ కూడా కైనేసిక్స్ లో భాగమని చాలా మంది పరిశోధకులు అంగీకరిస్తారు ఇంకా చెప్పాలంటే అంతర్భావాలనూ మరియు సూచనలను అర్థం చేసుకోవడానికి అది హావభావాలను భంగిమలను ముఖకవళిక లనే కాకుండా మనిషి యొక్క నడక తీరును కూడా అధ్యయనం చేస్తుంది మనం మన గొంతు మరియు నోటి ద్వారా పదాలను పలుకుతున్నప్పుడు శరీరం కూడా హావభావాలు భంగిమలు మరియు కదలికల ద్వారా ఆ పదం యొక్క ముఖ్యమైన భావాన్ని క్రమబద్ధంగా శబ్దనిర్మాణానికి సమానంగా అదే సమయంలో తెలియజేస్తుంది కాకపోతే బర్డ్విస్టల్ యొక్క అర్థాలు కూడా సందర్భాన్ని బట్టి ఉంటాయి శరీర కదలికల మరియు కైనేసిక్స్ కదలికలు శబ్ద ఉద్దీపన నుండి స్వతంత్రంగా కూడా ఉపయోగ పడటాన్ని మనం తరువాత తెలుసుకుందాం కైనేసిక్స్ రంగంతో ముడిపడి ఉన్న వ్యాఖ్యానాల యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి మనము కొన్ని అంచనాలను మరియు పరిశీలనలను గమనించవచ్చు 70 మిలియన్ల కంటే ఎక్కువ విభిన్న భౌతిక సంకేతాలను మనుష్యులు ఉత్పత్తి చేయగలరు ఆచార్య రే బర్డ్విస్టల్ ప్రవర్తన మొదలైన వాటి యొక్క వీడియోలను తీయడానికి ప్రయత్నించారు కానీ మానవ ముఖం మరియు మానవ శరీరం లెక్కలేనన్ని హావభావాలను ప్రకటించే శక్తి ఉన్నవి గనుక తీయడం ఆపివేశారు కొన్ని ప్రాథమిక భావోద్వేగాలు మరియు కొన్ని సార్వత్రిక సంజ్ఞల యొక్క ప్రాథమిక గుర్తింపుకు మించి కమ్యూనికేషన్ యొక్క అశాబ్దిక అంశాలు తరగతి గది ప్రవర్తనలో దాదాపు 8000 రకాల హావభావాలనూ మరియు క్లిష్టమైన పరిస్థితులలో 5000 చేతి సంజ్ఞలనూ గమనించారు ఈ అంచనాలు అశాబ్దిక సంకేతాలను పంపడానికి దాదాపు అపరిమితమైన కైనేసిక్స్ సంకేతాలను పంపే శక్తి మనుష్యులకు ఉన్నప్పుడు ఈ సంకేతాలను గుర్తుపట్టే శక్తి కూడా అపారంగా ఉండే అవకాశం ఉంది చూపు 80 శాతం ఇంద్రియ జ్ఞానాన్ని శాసిస్తే మిగిలిన 20 శాతం వినికిడి స్పర్స రుచి మరియు వాసన మొదలైన జ్ఞానేంద్రియాల సంయుక్త కలయిక శిక్షణ పొందిన పైలట్ సెకనులో 1200 వ వంతు విమానం వెలుగులను క్లుప్తంగా గుర్తించగలడని చెబుతారు నశ్వరమైన ముఖ కవళికలు మరియు శరీర కదలికలు ఏవైతే సూక్ష్మ వ్యక్తీకరణ క్రింద వస్తాయో ఏవైతే సాధారణంగా చూసేవారు సరిగ్గా గమనించ లేరో వాటిని కూడా చాలామంది మనుషులు అర్థం చేసుకునే అవకాశం ఉంది ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మన శరీరం ఉపయోగకరమైన సమాచారాన్ని ప్రదర్శిస్తుంది మరియు ఒంటరితనం లో కూడా మరొకరికి మానసిక పరిస్థితిని లేదా భావాలను తెలియజేసే అవకాశం ఉంది ఇందువల్ల మనుషులు అశాబ్దిక సందేశాలను అర్థం చేసుకోవడానికి ఇతర సంకేతాల కన్నా కైనేసిక్స్ సంకేతాల మీద ఎక్కువగా ఆధారపడతారు ఏ క్షణంలో అయినా మనం ఒకదానికన్నా ఎక్కువ ప్రవర్తనలను ప్రదర్శించగలము అని ప్రత్యేకించి ఆలోచించినప్పుడు కైనేసిక్స్ ఎన్నో శబ్ద సంకేతాలను పంపించగలదన్న విషయాన్ని అర్థం చేసుకోగలము ఉదాహరణకు ఒక స్నేహితునికి అప్పుడే తను చేసిన పనిని మెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మన శరీర హావభావాల సహాయంతో ఎలా చెబుతాము మనం తలను ఊపవచ్చు చిన్న చిరునవ్వు ఇవ్వవచ్చు తల ఊపి చిరునవ్వు నవ్వ వచ్చు లేదా ఇంకా ఉత్సాహంగా ఉండాలనుకుంటే ఎటువంటి చేతిసంజ్ఞ అయినా ఇవ్వవచ్చు ఇప్పుడు మనం ఎటువంటి హావభావాలను ప్రదర్శించినా మన స్నేహితునికి వెంటనే అర్థమవుతుంది ఈ అన్ని వివిక్త విభిన్న సంకేతాలలో సాధారణ విషయం ప్రశంస యొక్క భావం ప్రశంస స్థాయి మరియు అదే సమయంలో విభిన్న వైవిధ్యాలు వెంటనే అవి అందుకునే వారికీ అర్థమవుతాయి కాబట్టి మనుషులకు కైనేసిక్స్ సంకేతాలను ప్రసారం చేసే సామర్థ్యాన్ని మరియు అర్థం చేసుకునే శక్తిని మనం ఎలా సంపాదించాలి మన కైనేసిక్స్ ప్రవర్తన లో కొన్ని అంశాలు విశ్వవ్యాప్తంగా అవగాహన కలిగినవి కానీ అదే సమయంలో చాలా అంశాలలో వైవిధ్యాలను సాంస్కృతిక మరియు సామాజిక విభేదాలు పరిచయం చేశాయి ఇప్పుడు మనం కైనేసిక్స్ బాడీ లాంగ్వేజ్ యొక్క పరిచయం ప్రారంభ దశలో నేను కైనేసిక్స్ వ్యక్తీకరణలు మన భావోద్వేగాలు మరియు భావాల గురించి నిజం తెలుపుతాయి

కైనేసిక్స్ శబ్ద సమానమైన అశాబ్దిక అంశాలు ఇవి తరచుగా ప్రత్యేక సందర్భములలో ఉపయోగించేవి గనుక వీటిని సులువుగా గుర్తుపట్టవచ్చు గనుక ఈ ఎంబ్లెమ్స్ ను ఉపయోగిస్తాము ఎంబ్లెమ్స్ దగ్గర ఉండే పోలీసు అధికారి చేసే సంకేతాలు మూగ చెవిటి మనుషుల యొక్క భాష క్రోడీకరించిన భాషలు భిన్నమైనవి కావచ్చు కానీ వాటికి కచ్చితంగా క్రోడీకరించిన భావం ఉంటుంది అంగవైకల్యం ఉన్న వారి ప్రత్యేకమైన భాష చాలామంది మనుషులకు అర్థం కాకపోయినా మూగ చెవిటి మనుషుల యొక్క వ్యక్తీకరణలను అర్థం చేసుకోగలరు

ఎంబ్లెమ్ చేతి ద్వారా సంభవిస్తాయి ఇవి ముఖం ద్వారా కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది ఉదాహరణకు దవడ కిందకు రావడం మరియు నోరు పట్టుకోవడం ఆశ్చర్యాన్ని తెలుపుతాయి భుజాలను కిందకు వేయటం నిస్సహాయత కు లేదా సంభాషణ మీద అనాసక్తిని తెలుపుతాయి ఇవి స్థిరంగా ఉండవచ్చు లేదా వీటిని కదులుతున్నప్పుడు ప్రదర్శించవచ్చు ఇవి ఎంబ్లెమ్స్ వ్యాప్తిలోకి తెచ్చిన విజయ సంకేతానికి పోలికగా తిరగ వేసిన V ఆకార సంజ్ఞ కూడా ఉంది ఇది రెండు అనే అంకెను తెలపటానికి గానీ లేదా అవమానకరమైన సంజ్ఞ గా గానీ పరిగణింపబడుతుంది అదేవిధంగా అనేక సంస్కృతులలో తరచుగా కనపడే పిడికిలి సంకేతం సంఘీభావం లేదా ధిక్కరణ యొక్క వ్యక్తీకరణ ఇది 20వ శతాబ్దం ప్రారంభంలో చైనీస్ యొక్క అర్థం సాంస్కృతిక నిర్మాణాన్ని బట్టి ఉండే అవకాశం ఉంది కాబట్టి వీటిని అర్థం చేసుకునే విషయంలో కొన్ని వైవిధ్యాలు ఉంటాయి కొన్ని రకాల సంజ్ఞలను ఇప్పుడు చూద్దాము ఎన్నో అర్థాలు ఉండే సంజ్ఞలను ఇప్పుడు మనం గమనిద్దాము అంతా బానే ఉంది అన్న సంజ్ఞ కావచ్చు లేదా అది ఒక సున్నా ని సూచించవచ్చు కొన్ని సంస్కృతులలో ఒక సంజ్ఞ డబ్బును సూచించవచ్చు కానీ అదే సంజ్ఞ కొన్ని సంఘాలలో అసభ్యకరమైన సంకేతం కావచ్చు మనం ఇదివరకే V సంకేతానికి రెండు అంశాలు ఉండటం గమనించాము థమ్సప్ ఆమోదం అన్న భావంతో సంబంధం కలిగి ఉండేది లేదా టాక్సీని ఆపేందుకు ఉపయోగించేది అంతేకాక తూర్పు మధ్య దేశాలలో అసభ్యకరమైన సంకేతంగా తీసుకోబడేది ఇక్కడ ప్రదర్శింపబడిన ఆఖరి సంజ్ఞ కు కూడా చాలా అర్థాలు ఉండే అవకాశం ఉంది కాకపోతే ఈ అర్థాలన్నీ భిన్నమైనవి అయినా ప్రతీ సంస్కృతిలోనూ వాటి అర్థం పై విస్తృత అవగాహన కలిగి ఉండడాన్ని మనం గమనించవచ్చు కైనేసిక్స్ అంటారు చెబుతున్న విషయాన్ని బలపరచడానికి లేదా నొక్కి చెప్పడానికి సంభాషణలో చేతులు మరియు భుజాల కదలికలు ఉపయోగపడతాయి ఉదాహరణకు ప్రసంగం మధ్యలో ఒక విషయాన్ని బలపరచడానికి లేదా ఎదుర్కోవడానికి పిడికిలితో బల్లను గుద్ది చెప్పవచ్చు నచ్చిన ఒక విషయాన్ని బలవంతంగా ఒప్పించడానికి తల ఆడించి "అవును అవును అవును" అని మాట్లాడవచ్చు లేదా నచ్చని విషయాన్ని "కాదు కాదు కాదు" అని తెలుపవచ్చు కాబట్టి మాటలతో పాటుగా వ్యక్తీకరించే తల మరియు చేతి సంకేతాలు సంభాషణకు బలాన్ని చేకూరుస్తాయి అశాబ్దిక సందేశాలు శబ్ద సందేశాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలుపుతాయి మరియు ఇవి సంస్కృతులను బట్టి మారతాయి కాబట్టి ఎంబ్లెమ్స్ ను సాంఘీకరణ ద్వారా మాత్రమే నేర్చుకుంటాము ఎంబ్లెమ్స్ మధ్య ఉన్నపెద్ద తేడా ఇల్లస్ట్రేటర్స్ ను ఉపయోగించే పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు ఇల్లస్ట్రేటర్స్ లో భాగమైన కొన్ని ప్రవర్తనలు ఒక విషయాన్ని గుర్తించడానికి ఒక రూపానికి ఆకారాన్ని ఇవ్వడానికి లేదా ఒక కదలికను వర్ణించడానికి ఉపయోగపడతాయి ఇవి దృశ్య సహాయకంగా పనిచేస్తాయి

ఇల్లస్ట్రేటర్స్ వాడకాన్ని తెలివి లేకపోవడం గా వ్యాఖ్యానిస్తారు కైనేసిక్స్ ను ఉపయోగించాలి

ఇవి మర్యాద పూర్వకమైన సామాజిక వాక్యాలు కాబట్టి మన ముఖకవళికల సహాయంతో ఒక ప్రత్యేకమైన నకిలీ భావోద్వేగ స్థితిని ప్రదర్శిస్తాము ఇప్పుడు మనం ఇక్కడ ఒక విషయంలో జాగ్రత్త వహించాలి మనం చాలా పరిపూర్ణమైన నటులం అయితే తప్ప ఈ నకిలీ వ్యక్తీకరణలను రెండు నిమిషాలకు మినహాయించి ఎక్కువ సేపు ఉంచలేము మరియు ఎదుటి వ్యక్తి సునాయాసంగా దాగి ఉన్న నిజాన్ని పసిగట్టగలడు కాబట్టి అఫక్ట్ డిస్ప్లేస్ కేవలం ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఘర్షణను నివారించడానికి మాత్రమే ఉపయోగపడతాయి మరియు ఇదే వాటి ముఖ్యమైన పాత్ర కాబట్టి ఇవి ఒక వ్యక్తి అనుభవిస్తున్న మానసిక స్థితి గురించి తెలిపే శరీర కదలికలు కానీ చాలాసార్లు అబద్ధపు భావాలు ఇవి ప్రధానంగా ప్రభావవంతమైన స్థితులను ప్రదర్శించే ముఖ ఆకృతీకరణలు కాబట్టి ఫేషియల్ ఎంబ్లెమ్ లాగే ఎప్పుడూ పద సంబంధిత సందర్భాలలో ఉపయోగిస్తాము

అఫక్ట్ డిస్ప్లేస్ సహాయంతో ఒక కాగితం మీద మానవ భావోద్వేగాలను సముచితంగా గీయగలరు కైనేసిక్స్ ను గమనించి మాట్లాడే వారిలో అవే లక్షణాలను చూడవచ్చు కైనేసిక్స్ సంకేతం చాలా విషమ సమస్యలకు దారి తీస్తుంది పరిశోధకుల ప్రకారం వృత్తిపరమైన పరిస్థితులలో రెగ్యులేటర్స్ లు కూడా కొన్నిసార్లు తమ దగ్గరకు వచ్చే వారికి సహాయం చేయటానికి వారు తమతో ఎటువంటి సంకోచాలు లేకుండా మాట్లాడడానికి మరియు వారితో బహిర్గతమైన సంభాషణను నిర్మించడానికి కొన్నిసార్లు వారిలాగే భంగిమలను ప్రదర్శిస్తారు కైనేసిక్స్ లో భంగిమలలో మార్పులు మరియు ఇతర కదలికలు తక్కువ అవగాహనతో ప్రదర్శింపబడతాయి ఈ శరీర సర్దుబాట్లు ఒక నిర్దిష్టమైన పనిని చేస్తాయి లేదా ఒక వ్యక్తి కి ఒక ప్రత్యేకమైన స్థానం లో సౌకర్యవంతమైన అనుభూతిని కలిగేలా చేస్తాయి కాకపోతే ఇవి చాలా తక్కువ అవగాహనతో సంభవిస్తాయి చాలాసార్లు ఇవి ఎటువంటి స్పృహా లేకుండా జరుగుతాయి కాబట్టి ఎదుటివారి నిజమైన భావోద్వేగాలను అర్థం చేసుకొనే అవస్థ గా ఇవి పరిగణింపబడతాయి అడాప్తటర్స్ యొక్క ఉదాహరణలుగా భావించవచ్చు

అడాప్తటర్స్ యొక్క అవగాహన అతిగా చెప్పబడవచ్చు లేదా దీనికి పూర్తి విరుద్ధంగా అతి సరళంగా తీసుకొనబడవచ్చు చాలా కదలికలు వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి ఉపయోగపడే అడాప్తటర్స్ ఇవి కొన్నిసార్లు తప్పుగా అర్థం కావచ్చు కూర్చున్నప్పుడు స్థానం మార్చడం వంటి కదలిక కేవలం ప్రత్యేక శారీరక ఇబ్బంది వలన కావచ్చు ఉదాహరణకు నాకు ఇబ్బందిగా అనిపించి నేను కూర్చున్న చోట నుండి కదలవచ్చు కానీ ఎదుట వున్న వ్యక్తి దాన్ని నా వైఖరి యొక్క ప్రతిబింబం లేదా ఒక ప్రత్యేకమైన భావోద్వేగం గా తీసుకోవచ్చు అడాప్తటర్స్ మన చేతులు మరియు కాళ్ల యొక్క నిరంతర కదలికలు బహుశా ఒకప్పటి పారిపోవాలన్న మన ప్రతి చర్యకు గుర్తులు అని సూచించారు అడాప్తటర్స్ యొక్క ఈ జాబితా ఎంత తరచుగా మనుషులు అసంకల్పితంగా వారి ఆలోచనలనూ మరియు భావాలను ఇతరులకు ప్రదర్శించగలరో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ఈరోజు మనం వివిధ రకాలైన కైనేసిక్స్ ప్రవర్తనల గురించి తెలుసుకున్నాము ఇకముందు చర్చలలో వీటి గురించి తెలుసుకోవడం కొనసాగిద్దాము ధన్యవాదములు